మీ కోసం నేను ఒక లైన్ రాస్తున్నాను 2 సమీకరణం నుండి ఈ సమీకరణం తీసుకున్నాం VZBUSCf కాబట్టి V1 V2 Vr Vn Z11 Z21 Z21 Z22 Zr1 Zr2 Z1n Z2n Zr1 Zr2 Zrr Zrn Zn1 Zn2 Znr Znn 0 0 Ir If 0 అప్పుడు Vr ZrrIf అని రాయచ్చు ఇది 5 వ సమీకరణం ఇప్పుడు దాని అర్థం ఫాల్ట్ సంభవించిన rth బస్ వద్ద ఓల్టేజ్ VrfVr0Vr ఏదైతే మార్పు కనిపించిందో VrfVr0VrVr0 ZrrIf ఇది 6 వ సమీకరణం ఈ రేఖా చిత్రం నుంచి Vrf రాస్తే ఫాల్ట్ కరెంట్ If ఇది Zf కనుక VrfZfIf 6 మరియు 7 సమీకరణాల నుండి VrfZfIfVr0 ZrrIf ఈ సమీకరణం నుండి IfVr0ZrrZf వస్తుంది ఇది 8 వ సమీకరణం 5 వ సమీకరణం ని ఉపయోగిస్తూ Vr ZrrIf ith బస్ వద్ద r i అయినప్పుడు Vi ZirIf Zii రాయకండి అది తప్పు అవుతుంది ఇది 9 వ సమీకరణం అందువలన సమీకరణం 6 ఉపయోగించి ith బస్ వద్ద ri VifVi0 ZirIf ఇది 10 వ సమీకరణం సమీకరణం 10 మరియు 8 నుండి IfVr0ZrrZf దీనిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే VifVi0 ZirZrrZf Vr0 ఇది 11 వ సమీకరణం i r అయినప్పుడు సమీకరణం 11 VrfVr0 ZrrZrrZf Vr0ZfZrrZf Vr0 అవుతుంది ఇది 12 వ సమీకరణం ఇవి ఒక పెద్ద నెట్వర్క్ కు ఫాల్ట్ లెక్కలు Vi0 అనేవి ప్రీ ఫాల్ట్ బస్ ఓల్టేజెస్ అని గమనించండి మరియు లోడ్ ప్రవాహ అధ్యయనం నుండి పొందవచ్చు YBUS మాతృక ను విలోమం చేయడం వలన షార్ట్ సర్క్యూట్ అధ్యయనం కోసం ZBUS మాతృక ను పొందవచ్చు షార్ట్ సర్క్యూట్ అధ్యయనం కోసం ZBUS సూత్రీకరణ లో సిన్క్రొనస్ మోటార్స్ ను పరిగణించాలి అని గమనించండి షార్ట్ సర్క్యూట్ అధ్యయనం నెట్వర్క్ సూత్రీకరణ లో లోడ్ ఇంపిడెన్సెస్ ను విస్మరిస్తాము ఎందుకంటే ఇవి జనరేటర్స్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్ యొక్క ఇంపిడెన్సెస్ కంటే చాలా ఎక్కువ కాబట్టి లోడ్ ఇంపిడెన్సెస్ ను విస్మరించవచ్చు ఇది సాధారణ విషయం ఒక పవర్ నెట్వర్క్ లో ఒక బస్ వద్ద ఫాల్ట్ సంభవించింది మరియు అన్నీ జనరేటర్స్ ఈఎంఎఫ్స్ వాటి యొక్క ట్రాన్సియెంట్ మరియు సబ్ ట్రాన్సియెంట్ రియాక్టన్సెస్ తో షార్ట్ సర్క్యూట్ చేయబడినవి థెవినెన్ సమానమైనది సాధించాలి మీరు దానిని ప్రీ ఫాల్ట్ ఓల్టేజ్ Vr0 తో ఉత్తేజపరచండి ఫాల్ట్ ఇంపిడెన్స్ తో సిరీస్ లో ఉంది మరియు తదనుగుణంగా మిగిలిన లెక్కలు ఒకటే అంటే ఫాల్టెడ్ బస్ వద్ద కరెంట్ ఇంజెక్షన్ If మిగిలిన బసెస్ వద్ద కరెంట్ ఉండదు లేదా కరెంట్ ఇంజెక్షన్ 0 దాని ఆధారంగా ఇది వచ్చింది బస్ i నుండి బస్ j కు ప్రవహించే ఫాల్ట్ కరెంట్ IfijyijVif Vjf అప్పుడు మీరు సులభంగా లెక్కించవచ్చు మరియు పోస్ట్ ఫాల్ట్ జనరేటర్ కరెంట్ ith జనరేటర్ కు Ifgi Vgi Vifjxgi అని ఇవ్వబడింది ఇది 14 వ సమీకరణం ఈ విధంగా థెవినెన్ సమానమైనది మరియు తదనుగుణంగా ఫాల్ట్ ఓల్టేజెస్ మరియు కరెంట్ మీరు గణించవచ్చు ZBUS అల్గోరిథం కు వెళ్లే ముందు ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది నెట్వర్క్ జనరేటర్ రియాక్టన్స్ xg10 10 ఇచ్చారు ఒకే రేటింగ్ 11 kV 100 MVA ట్రాన్స్ఫార్మర్ రియాక్టన్స్ 0 05 ఇచ్చారు లైన్ ఇంపిడెన్సెస్ ఇచ్చారు రెసిస్టెన్స్ ను విస్మరించారు మరియు బస్ 4 వద్ద ఫాల్ట్ సంభవించింది అన్నీ ప్రీ ఫాల్ట్ బస్ ఓల్టేజ్ 1 మరియు ప్రీ ఫాల్ట్ కరెంట్స్ 0 అని తీసుకుంటాం మీరు షార్ట్ సర్క్యూట్ పరిష్కారం కనుగొనాలి మొదట YBUS సాధించాలి Y11 తీసుకుంటే Y13 Y12 Y14 మరియు Y10 బస్ సంఖ్య 0 జనరేటర్ xg1 మరియు ట్రాన్స్ఫార్మర్ xT1 కూడా పరిగణించాలి అంటే 0 05 మరియు 0 11 తీసుకోవాలి అవి సిరీస్ లో ఉన్నాయి కనుక 0 15 ఈ ఇంపిడెన్స్ ఇచ్చారు Y13 Y12 Y14 Y10 కనుగొనాలి అంటే ఈ 0 1 మరియు 0 05 వాటితో YBUS మాతృక నిర్మించండి ZBUsYBUS 1 వస్తుంది అన్నీ Z's ఇచ్చారు ఇది 4 బస్ సమస్య కాబట్టి ZBUS 4 X 4 మాతృక అవుతుంది తరగతి గదిలో YBUS నుండి 4 X 4 మాతృక విలోమం చేయలేమని గమనించండి మనకు కంప్యూటర్ అవసరం అవుతుంది కాబట్టి ఇటువంటి సమస్యలు ఇచ్చినప్పుడు ZBUS సమాచారం మొత్తం ఇస్తారు YBUS ను మాట్ ల్యాబ్ లో మార్చండి అది 4X 4 మాతృక ZBUS ఫుల్ మాతృక 1806 j0 1194 j0 1194 j0 1806 j0 1438 j0 1560 j0 1560 j0 1438 j0 1438 j0 1560 j0 2712 సమీకరణం 11 ఉపయోగిస్తూ VifVi0 ZirZrrZf Vr0 ప్రీ ఫాల్ట్ స్థితి లో V10V20V30V401 0 p u మరియు బస్ 4 ఫాల్టెడ్ బస్ r 4 అంటే ఫాల్ట్ ఇంపిడెన్స్ Zf0 ఎందుకంటే అది సాలిడ్ ఫాల్ట్ అని తీసుకున్నాం V1fV10 Z14Z44V401 0 j0 00 4247 p u అదే విధంగా V2fV20 Z24Z44V401 0 j0 4697 p అదే విధంగా V3fV30 Z34Z44V401 0 j0 00 4520 p u మరియు ఫాల్ట్ బస్ 4 వద్ద సంభవించింది కనుక V4f0 0 V1f V2f V3f V4f లభించాయి ఇప్పుడు 13 వ సమీకరణం ఉపయోగించి ఫాల్ట్ కరెంట్ ను లెక్కించవచ్చు IfijyijVif Vjf If12y12V1f V2f1Z12V1f V2f0 4247 j0 4697j0 4j0 1125 p అదే విధంగా If13j0 091 p uIf14 j2 1235 p uIf24 j1 565j p uIf23 j0 u వాస్తవంగా ఇది సులభమైన ఉదాహరణ థెవినెన్ సమానమైనది ఉపయోగించి అన్ని ఫాల్ట్ కరెంట్స్ లెక్కించవచ్చు ఒక విషయం ఏమిటంటే ఫాల్ట్ అధ్యయనాలలో ZBUS మాతృక అవసరం ఇంత దాకా ఈ అధ్యాయం ముఖ్య ఉద్దేశం ఫాల్ట్ అధ్యయనాల గురించి రెండు ఉదాహరణలు చూపించడం కానీ ముఖ్యమైన విషయం YBUS విలోమం బదులు ZBUS నిర్మాణ అల్గోరిథం చేయడం ఎందుకంటే పెద్ద నెట్వర్క్ కు వేరే అల్గోరిథం కు వెళ్లాలి నేరుగా విలోమం తీసుకుంటే తప్పులు ఉండొచ్చు విలోమం సాధించడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది కానీ మనం దాని గురించి చర్చించం మన లక్ష్యం ZBUS మాతృక సూత్రీకరించడం ఈ త్రీ ఫేజ్ సిమ్మెట్రీకల్ ఫాల్ట్ చాలా అరుదు అయినప్పటికీ మనం చదవాలి సిమ్మెట్రీకల్ భాగాలు అసమతుల్య లోడ్ సమయంలో పాజిటివ్ నెగటివ్ మరియు జీరో సీక్వెన్స్ భాగాలు వివిధ ఉదాహరణలతో వివరంగా చూద్దాము ఇప్పుడు ZBUS మాతృక సూత్రీకరించడం ప్రాథమికంగా IBUSYBUSVBUS నేను CBUSYBUSVBUS అని రాస్తున్నా ఇప్పుడు VBUSYBUS 1CBUS ఇది 15 వ సమీకరణం ZBUSYBUS 1 ఈ పద్ధతి లాభదాయకం కాకపోయినా ఇప్పుడు కరెంట్ ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ZBUS సూత్రీకరణ 15 వ సమీకరణం ను మాతృక రూపంలో కాకుండా విస్తరించి రాస్తే V1Z11I1Z12I2Z1nInV2Z21I1Z22I2Z2nInV3Z31I1Z32I2Z3nIn

VnZn1I1Zn2I2ZnnIn ఈ సమీకరణాలు మొత్తాన్ని 17 వ సమీకరణం గా తీసుకుందాం Z11Z12 లెక్కించాలి అంటే సమీకరణం 17 నుండి ZijViVj|I1I2I3In0 Ij≠0 అని రాయచ్చు ఈ సందర్భం లో మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం బస్ 1 బస్ 2 మరియు 1 రెఫెరెన్స్ బస్ ఉన్నాయని తీసుకోండి ఇది V1 ఓల్టేజ్ ఈ ఆరో గుర్తు అంటే అది పొలారిటీ మరియు ఇక్కడ అదే విధంగా V2 కు కరెంట్ ఇక్కడ I1 ఇక్కడ I2 4 లో కి వెళుతోంది 4 5 మరియు 6 రెసిస్టివ్ ఎలిమెంట్స్ పర్ యూనిట్ లో మాత్రమే తీసుకోవాలి మరియు ఇది రెఫెరెన్స్ బస్ V1 V2 రెఫెరెన్స్ బస్ కు సంబంధించి బస్ 1 మరియు బస్ 2 ఓల్టేజ్ ఇవి బ్రాంచ్ branch శాఖ ఎలిమెంట్స్ 4 5 6 ఇప్పుడు ఈ సిస్టం కు ఇంపిడెన్స్ మాతృక ZBUS సాధించాలి బస్ 1 వద్ద 1 p u కరెంట్ ను ఇంజెక్ట్ చేయండి మరియు బస్ 2 ను ఓపెన్ సర్క్యూట్ చేయండి దాని అర్థం I11 p u బస్ 2 వద్ద కరెంట్ ఇంజెక్ట్ చేయలేదు కాబట్టి I20 ఈ I1 కరెంట్ ఇక్కడ ప్రవహిస్తోంది ఈ కరెంట్ 0 అయినందు వలన సమాన I1 ఇక్కడ ప్రవహిస్తోంది మరియు ఇది తిరుగు దారి కనుక I11 I20 మొదట ఈ లూప్ కు KVL వర్తింపజేస్తే 5×I16×I1V1 అవుతుంది అంటే V1I111Z11 Z1111 అదే విధంగా ఈ లూప్ కు KVL వర్తింపజేస్తే 4×I26×I1V2 V2I1Z216 అంటే Z11V111 అదే విధంగా దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేయండి మరియు బస్ 2 వద్ద కరెంట్ 1 u ఇంజెక్ట్ చేయండి అదే విధంగా ఈ లూప్ లో ఒక సారి మరియు ఈ లూప్ లో ఒక సారి KVL వర్తింపజేస్తే Z22V210 0 Z12V16 వస్తుంది Z11Z12Z21Z22 వచ్చాయి ఇది కరెంట్ ఇంజెక్షన్ పద్ధతి ZBUSZ11 Z12 Z21 Z22 11 6 6 10 ఈ ZBUS మాతృక ను ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ మాతృక అని కూడా అంటారు ఇది ఒక పద్ధతి కానీ పెద్ద నెట్వర్కు కు ఈ పద్ధతిలో ZBUS సాధించడం కష్టం ZBUS మాతృక నిర్మాణం యొక్క అల్గోరిథం అనేది దశల వారీ విధానం ఒక బ్రాంచ్ branch శాఖ తరువాత ఒక బ్రాంచ్ కు వెళ్లాలి కోడింగ్ కు సంబంధించినంత వరకు ఇది చాలా సులభం ఈ పద్ధతి వలన ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఏదైనా నెట్వర్క్ ఎలిమెంట్స్ మాడిఫికేషన్ కోసం మొత్తం ZBUS మాతృక పునర్నిర్మాణం అవసరం లేదు దాని అర్థం నెట్వర్క్ లో ఏదైనా మాడిఫికేషన్ ఉంటే ఈ అల్గోరిథం ఉపయోగించి ఎక్కడ అయితే మార్పు చేయాలో అక్కడ మాత్రమే చేయొచ్చు కానీ YBUS మాతృక విలోమం ఉపయోగిస్తే చిన్న మార్పు కైనా ఈ మొత్తం విలోమం చేయాలి అది అభిలషణీయమైనది కాదు అందుకే ZBUS నిర్మాణ అల్గోరిథం కు వెళతాం మొదటిది టైప్ 1 మాడిఫికేషన్ టైప్ 1 టైప్ 2 టైప్ 3 టైప్ 4 ఈ విధంగా మనం వాటిని అంటాము ఈ పటం చూడండి కొన్ని బసెస్ ను కొత్త బసెస్ అని కొన్ని పాత బసెస్ అని మరియు ఒకటి రెఫెరెన్స్ బస్ గా తీసుకుంటాము బ్రాంచ్ ఇంపిడెన్స్ Zb ను కొత్త బస్ నుండి రెఫెరెన్స్ బస్ కు ఆడ్ add చేర్చ చేయబడింది అంటే ఒక కొత్త బస్ నెట్వర్క్ కు ఆడ్ అయ్యింది మరియు ZBUS యొక్క పరిమాణం ఒకటి పెరిగింది ఉదాహరణకు n బస్ సమస్య తీసుకోండి మీరు ఒక కొత్త బస్ ఆడ్ చేస్తున్నారు అంటే ZBUS మాతృక పరిమాణం ఒకటి పెరుగుతుంది 10 బస్ సమస్య అయితే ZBUS 1010 మాతృక ఒక బస్ ఆడ్ చేస్తున్నారు 11 బస్ కాబట్టి ZBUS 1111 మాతృక అవుతుంది 1 పెరుగుతుంది ఒక పాస్సివ్ లీనియర్ n బస్ పవర్ సిస్టం నెట్వర్క్ ను తీసుకోండి బస్ 1 బస్ n బస్ i బస్ j మరియు k బస్ కొత్త బస్ మరియు r రెఫెరెన్స్ బస్ ఉన్నాయి ఈ సంజ్ఞామానం ను మీరు అర్థం చేసుకోవాలి బస్ i మరియు j పాత బసెస్ బస్ r రెఫెరెన్స్ బస్ బస్ k కొత్త బస్ కొత్త బస్ నెట్వర్క్ కు ఆడ్ చేయబడినది అంటే ఈ k బస్ రెఫెరెన్స్ బస్ కు ఆడ్ చేయబడింది ఇది టైప్ 1 మాడిఫికేషన్ బ్రాంచ్ ఇంపిడెన్స్ Zb కొత్త బస్ నుండి రెఫెరెన్స్ బస్ కు ఆడ్ చేయబడింది దాని అర్థం k బస్ ఇంపిడెన్స్ Zb ద్వారా ఆడ్ చేయబడింది అందువలన రెఫెరెన్స్ బస్ కు సంబంధించిన ఓల్టేజ్ kth బస్ ఓల్టేజ్ Vk మరియు బస్ k వద్ద కరెంట్ ఇంజెక్షన్ Ik పటం 6 నుండి VkZbIk బ్రాంచ్ ఇంపిడెన్స్ Zb బదులు ఇక్కడ VkZkkIk అని రాయచ్చు కాబట్టి సంజ్ఞామానం Zkk ఉండాలి కానీ k ఎక్కడా అనుసంధానించబడ లేదు ZkiZik0 i12n మిగిలిన అన్ని Z's 0 గణిత సమీకరణం తీసుకోవలసిన అవసరం లేదు దాని అర్థం ZkkZb మరియు ZBUS మాతృక ఆర్డర్ order అమరిక ఒకటి పెరిగింది కాబట్టి ZBUSNEW ZBUS ఏదైతే ఉందో అదంతా ఉంటుంది కానీ పరిమాణం ఒకటి పెరుగుతుంది కనుక ఇవన్నీ ఈ వరుస దాకా 0 కేవలం డయాగోనల్ మాత్రమే ZbZkk kth బస్ ఆడ్ అయింది కనుక పరిమాణం ఒకటి పెరిగింది సిస్టం యొక్క ZBUSOLD అందుబాటులో ఉంటుంది అది ఎలా చేయాలో తర్వాత చూద్దాం ఇది 9 వ సమీకరణం దీనిని టైప్ 1 మాడిఫికేషన్ అంటారు మొదట 1 ఎలిమెంట్ మాత్రమే ZBUSOLD డయాగోనల్ కు ఆడ్ చేస్తాము ఈ అడ్డు వరుస నిలువు వరుస ఇంత దాకా అన్ని ఎలిమెంట్స్ 0 అవుతాయి తరువాత టైప్ 2 మాడిఫికేషన్ ZBUSOLD బస్ ఇంపిడెన్స్ మాతృక కొత్త బ్రాంచ్ ఆడ్ చేయకముందు ఇప్పుడు టైప్ 2 మాడిఫికేషన్ ఈ స్థితిలో బ్రాంచ్ ఇంపిడెన్స్ Zb ఒక కొత్త బస్ k నుండి పాత బస్ కు ఆడ్ చేయబడింది బస్ i మరియు j పాత బసెస్ మరియు k కొత్త బస్ మరియు r రెఫెరెన్స్ బస్ ఇది టైప్ 2 మాడిఫికేషన్ బ్రాంచ్ ఇంపిడెన్స్ Zb కొత్త బస్ నుండి పాత బస్ j కు ఆడ్ చేయబడింది ఈ కరెంట్ Ik ఇది Ij ఇక్కడ కరెంట్ ఇంజెక్షన్ IjIk jth బస్ ఓల్టేజ్ Vj మరియు kth బస్ ఓల్టేజ్ Vk ఈ పటం నుండి ఈ సందర్భంలో KVL వర్తింప చేస్తే VkVjZbIk మీకు సులభంగా అర్థం అవ్వడానికి ఈ విధంగా గీశాను దాని అర్థం ఈ సమీకరణం ను మొత్తంగా V1 V2 Vn Vk ZBUSOLD Z1j Zj1 Zj2 Znj ZjjZb I1 I2 In Ik రాయచ్చు మీరు చూస్తే VkVjZbIk కాబట్టి VkZj1I1Zj2I2ZjjIjIkZjnInZbIk వాస్తవానికి ఇది VkZj1I1Zj2I2ZjjIjZjnInZjjZbIk మొదట Vj దాకా రాశాను ఈ ఎరుపు రంగు వరకు ZbIk తరువాత సరళీకరిస్తే ZjjZbIk అవుతుంది దాని అర్థం ఈ సమీకరణం ZBUSNEWZBUSOLD Z1j Zj1 Zj2 Znj ZjjZb వాస్తవంగా ఇది ZBUSNEW కేవలం Vkth సమీకరణం ఆడ్ అయ్యింది తర్వాత సరళీకరిచండి ఈ సందర్భంలో కూడా ZBUS మాతృక యొక్క పరిమాణం ఒకటి పెరుగుతుంది ఎందుకంటే k బస్ ముందు రెఫెరెన్స్ బస్ కు ఆడ్ చేశారు ఇప్పుడు పాత బస్ కు ఆడ్ చేశారు కాబట్టి ఈ ఎలిమెంట్ కు లెక్కించాలి మిగిలిన విషయాలన్నీ తెలుసు